ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం మాతో ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఉండటం మా అదృష్టం అతను ఐఐటి మద్రాసు లో ఎమెరిటస్ ప్రొఫెసర్ అతను మద్రాసులోని ఐఐటిలో దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ అధ్యాపకుడిగా ఉన్నాడు ఇది చాలా ఎక్కువ కాలం చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వయస్సు కన్నా ఎక్కువ అతను అనేక పుస్తకాల రచయిత అతను చాలా ముఖ్యమైన నిపుణుడిగా పరిగణించబడ్డాడు రసాయన శాస్త్రంలో ఇతర రంగాలలో కాటలిసిస్ మరియు శక్తి రంగాలలో బాగా నిష్ణాతుడైన నిపుణుడు మన దేశంలో సైన్స్ అభివృద్ధికి ఆయన అనేక విధాలుగా సహకరించారు అతను ఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి అనే కీలక నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన బృందం కు సేవలు అందించాడుమరియు మొదలైనవి కాటలిసిస్ ప్రాంతంలో నిధుల కార్యకలాపాలను చూడటం కోసం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం కమిటీలో కూడా ఆయన పనిచేశారు మరియు అందువల్ల అతను జాతీయ మరియు అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిపుణుడు అతని పరిశోధనా రంగాలలో ఎలక్ట్రో రసాయన శాస్త్రం మరియు కాటలిసిస్ ఉన్నాయి తద్వారా ఇంధన కణాల బ్యాటరీలు మరియు హైడ్రోజన్ నిల్వ వంటి ప్రాంతాలకు వర్తిస్తుంది చెపుకోవడానికి ఇవి కొన్ని మాత్రమే మరియు 35 సంవత్సరాల కు పైగా పనిచేస్తున్నారు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ మార్గదర్శకత్వంలో అనేక మంది విద్యార్థులు ఎంఎస్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు మరియు వారు అనేక పరిశ్రమలు అనేక జాతీయ సంస్థలు మరియు మొదలైన వాటిలో చాలా ముఖ్యమైన పదవుల ను కలిగి ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ విశ్వనాథన్ మాతో ఉండటం నిజంగా మాకు విశేషమైన ఆనందం కలిగిస్తుంధి మరియు రసాయన శాస్త్రంలో పరిశోధనపై ఆయన మాతో పంచుకోబోతున్నారని ఆయనకు ఉన్న అభిప్రాయాలు ఖచ్చితంగా మనందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మనకు తెలుసు కాబట్టి మాతో సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీమల్ని ఇలా అడగడం ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాను నాకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఇంజనీరింగ్ లగా రసాయన శాస్త్రం కూడా చాలా కాలం నుండి గుర్తింపు పొందిన విజ్ఞాన రంగంగా ఉంధి పాత సాంప్రదాయ రసాయన శాస్త్ర పరిశోధనా రంగాలు ఇప్పటికీ ఉన్నాయా అని భావిస్తున్నారా ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును రసాయన శాస్త్రంలో రెండు రంగాలు పాతవి కానీ ఇప్పటికీ వాటికి ప్రాముఖ్యత ఉంధి వాటిలో ఒకటి సింథసిస్ సేంద్రీయ రసాయన శాస్త్రం ఈ సింథసిస్ ఎల్లప్పుడూ సేంద్రీయ రసాయన శాస్త్రంతో ముడిపడి ఉంది కానీ నేడు ఇది సేంద్రీయ సింథెసిస్ కాదు రసాయనాల యొక్క సింథసిస్ సరే ఇనార్గానిక్ రసాయనాలు లేదా పారిశ్రామిక రసాయనాలు అవి ఆర్థికంగా ఎలా సింథసిస్ చెందుతాయి మరియు వారు ఉత్పత్తి చేయడానికి గల కారణం రెండవ విషయం సైన్స్ అధి నేడు దాని దశ మారింది ప్రాథమిక సమస్యల ను సాంప్రదాయిక విజ్ఞానం పద్ధతిలో చూడడం ఈ రోజు సైన్స్ పదార్థాల ను పంపిణీ చేయాలి ఉదాహరణకు మీరు సెల్ ఫోన్ తీసుకుంటే అది గ్లైలైట్ రెసొనేటర్స్ అని పిలువబడే పదార్థం ఇది సాధారణ మెటీరియల్ పెర్వోస్కైట్ అందువల్ల ఈ రకమైన పదార్థాలను చాలా నిర్దిష్ట లక్షణాలతో రూపొందించాలి డైఎలెక్ట్రిక్ స్థిరాంకం నిర్దిష్ట విలువగా ఉండాలి డైఎలెక్ట్రిక్ స్థిరాంకం యొక్క ఉష్ణోగ్రత గుణకం చాలా తక్కువగా ఉండాలి ఇది ఉదాహరణలలో ఒకటి చాలా పదార్థాలు కూడా ఉన్నాయి మీరు సోలార్ సెల్స్ ద్వారా తీసుకుంటారు సోలార్ సెల్స్ నేడు సిలికాన్ సోలార్ సెల్స్ లపై ఆధారపడి ఉన్నాయి కానీ సిలికాన్ చాలా ముఖ్యమైన పదార్థం మరియు ఖరీదైనది కాబట్టి కొత్త సౌర పదార్థాల రూపకల్పన వస్తోంది వెండి ఆధారిత సోలార్ సెల్స్ లు మరియు ఇలాంటివి దీని కంటే చౌకైనవి ఉత్పాదక ప్రక్రియలో ఖర్చు పరంగా వెండి దాని కంటే ఖరీదైన ది కావచ్చు కానీ సోలార్ సెల్స్ తయారీ విషయంలో ఇది సిలికాన్ సోలార్ సెల్స్ కంటే చౌకగా ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజున రసాయన శాస్త్రం తీసుకుంటే ఏదైనా ప్రాంతం నేను శక్తి పదార్థాలు మరియు పర్యావరణం అని చెబుతాను ఇవి రసాయన శాస్త్రంలో అభివృద్ధి చెందుతున్న మూడు ప్రధాన రంగాలు కానీ సింథటిక్ సేంద్రీయ రసాయన శాస్త్రం లేదా సింథటిక్ ఇనార్గానిక్ రసాయన శాస్త్రం ఈ కొనుగోలుదారుల పరంగా అవి ఇప్పటికీ కూడా ముఖ్యమైన ప్రాంతాలు కాదు ఉదాహరణకు సింథటిక్ ఇనార్గానిక్ రసాయన శాస్త్రంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ పనిచేస్తుంది ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది కానీ విషయం ఏమిటంటే ఇది రసాయనాల లో ఒక ప్యాలెస్ కానీ ఇటుక మరియు నిరంతరమైనది కాదు కాబట్టి ఈ రకమైన లోహ సేంద్రియ ఫ్రేమ్ మెసో పోరస్ పదార్థాలు పనిచేస్తుంది అవి అన్ని కొత్త తరం పదార్థాలు అవి చాలా గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్నాయి మరియు వాటిని అనేక పరిశ్రమలలో ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఈ రోజు మీరు చమురు పరిశ్రమ ను తీసుకుంటే చమురు ప్రధాన ఉత్పత్తి మరియు వాటిని శుద్ధి చేసిన నూనె ప్రధాన ఉత్పత్తి అయినప్పటికీ ఈ పదార్థాల వల్ల మాత్రమే మార్పిడులు జరుగుతున్నాయి గతంలో ఈ జియోలైట్లను ఇప్పుడు మెసోపోరస్ ఘనపదార్థాలు మరియు ఈ MOF లు మరియు వారు తప్పనిసరిగా పోరస్ ఘనపదార్థాల ను ఉపయోగిస్తున్నాయి మేము దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామో ఇప్పుడు శుద్ధి చేయడం బేరర్ దిగువన ఆధారపడి ఉంటే పొర పైభాగంలో ఉన్న ముడి ఫాదార్థం ని మనము తీసుకోవడం లేదు ఎందుకంటే మీరు దిగువకు వెళ్ళినప్పుడు హైడ్రో కార్బన్లు పొడవాటి సన్నని హైడ్రో కార్బన్లు కాబట్టి వాటిని పగలగొట్టాలి ఇంతకుముందు ఇది చాలా పెద్ద చైన్ కాదు ఇంతకుముందు కూడా పెద్ద చైన్ కానీ అది 30 40 కార్బన్ అణువులు ఇప్పుడు 100 200 కార్బన్ అణువులు అందువల్ల పగుళ్లు లేదా శుద్ధి చేయడం శుద్ధి చేయడం అంటే ముడి నూనెను ఆ మొత్తం ఉత్పత్తులలోకి మార్చడం కాబట్టి దీనికి చాలా ఎక్కువ పోరోసిటీ గల పోరస్ ఘనపదార్థాలు చాలా ఎక్కువ పేలవమైన వ్యాసాలు మరియు అలాంటి పదార్థాలు అవసరం ఈ ఘనపదార్థాలను ఫ్యాషన్ డిజైన్ మరియు రూపకల్పన చేయాలి కాబట్టి ఇది కొత్త తరం అదే విధంగా శక్తి మార్పిడి మరియు శక్తి నిల్వ ఇవి రెండు కొత్త రంగాలు నేను క్రొత్త ప్రాంతాన్ని చెప్పను కొత్తగా కనుగొంటాను ఇప్పుడు నిల్వ చాలా ముఖ్యమైన విషయం రసాయన శాస్త్రంలో శక్తి మార్పిడి సాధ్యమవుతుంది కానీ నిల్వ చాలా ముఖ్యమైన సమస్య ఆర్థిక వ్యవస్థ పెట్రోలియం ముడి చమురు లేదా పెట్రోలియం ధరతో సమానంగా ఉండే విధంగా నిల్వ ఉండాలి మేము ఇంధన ధరలు తీసుకుంటాము ఇప్పుడు ఇది ఇంధన ధర మాత్రమే కాదు ఉదాహరణకు ఇంధనం విషయానికి వస్తే మీరు కారు తీసుకుంటే 5 నుండి 100 లీటర్ల పెట్రోల్ పడుతుంది అందువల్ల మీరు ఇంధనాన్ని నిల్వ చేస్తుంటే మేము దానికి సమానంగా నిల్వ చేయాలి తద్వారా మీరు మధ్యస్తు నిల్వకు బదులుగా 500 కిలోమీటర్లు లేదా 600 కిలోమీటర్లు సాగవచ్చు కాబట్టి శక్తి నిల్వ కోసం పదార్థాలలో ఈ రోజు పరిశోధన యొక్క ప్రధాన ప్రాంతం రసాయన శాస్త్రం మరియు భౌతిక శాస్త్రంలో ఇవి రెండు తక్షణ రంగాలు మూడో విషయం ఏమిటంటే ఈ ఘన పదార్థాలు లేదా పదార్థాలు ఇప్పుడు మనం క్రియాశీలం చేయవలసి ఉంది ఫంక్షనలైజ్ అని చెప్పండి ఉదాహరణకు మీరు ఘనపదార్థాలను తీసుకుంటే 10 టు ధ పవర్ ఆఫ్ 15 సైట్లు ఉన్నాయి వాటిలో 10 టు ధ పవర్ ఆఫ్ 12 సైట్లు లేదా 10 టు ధ పవర్ ఆఫ్ 10 సైట్లు చురుకుగా ఉంటాయి అందులో 10 టు ధ పవర్ ఆఫ్ 10 సైట్ల ను క్రియాశీల సైట్లుగా ఎలా తయారు చేయాలి మరియు వాటిని క్రియాశీల స్థితిలో ఎలా ఉంచాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే రసాయన శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ మోలార్ పరిమాణాలను ఉపయోగిస్తున్నారు మోలార్ పరిమాణాలు అంటే 10 టు ధ పవర్ ఆఫ్ 23 అణువుల కాబట్టి మేము వాటిని సులభంగా విశ్లేషించగలము అయితే మీరు 10 టు ధ పవర్ ఆఫ్ 12 లేదా 10 టు ధ పవర్ ఆఫ్ 15 వరకు విశ్లేషించవలసి వచ్చినప్పుడు మీ మోలార్ డెన్సిటీలు నానో మోలార్ పికో మోలార్ లేదా దాని కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి విశ్లేషణ మరియు గుర్తింపు మరియు దాని నిర్మాణం మరియు ఆ విషయాలన్నీ చాలా ముఖ్యమైన ప్రాంతం కాబట్టి ఇది రసాయన శాస్త్రంలో పరిశోధన యొక్క మరొక ముఖ్యమైన ప్రాంతం నేను జనరల్ సైన్స్ అని చెబుతాను గత పదేళ్లలో జరిగిన మరో అభివృద్ధి ఏమిటంటే వాటిని ఎలా అంచనా వేయాలి సముచితంగా ఎలా మీరు ఒక పదార్థాన్ని రూపకల్పన చేయాలి లేదా మీరు ఈ మెటీరియల్ను డిజైన్ చేయాలి అని చేప్పాలి కాబట్టి దీనిని ఈ రోజు అంటారు సైద్ధాంతిక రసాయన శాస్త్రం అని అంటారు మీరు కంప్యూటేషనల్ రసాయన శాస్త్రం అని చెప్పవచ్చు మీరు ఏ విధంగానైనా మోడలింగ్ రసాయన శాస్త్రం ని కోరుకుంటారు మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు కానీ రసాయన శాస్త్రంలో గణన నేడు ఇక్కడ కొత్త పదాన్ని తీసుకుంటే దానిని డెన్సిటీ ఫంక్షనల్ సిద్ధాంతం అంటారు డెన్సిటీ ఫంక్షన్ సిద్ధాంతం ప్రాతిపదిక నుంచి తీసుకుంటుంది ఉదాహరణకు హైడ్రోజన్ ఎందుకు h2 గా ఉంది అంటే ఒక హైడ్రోజన్ యొక్క ఒక ఎలక్ట్రాన్ మరొక హైడ్రోజన్ యొక్క మరొక ఎలక్ట్రాన్తో కలిసి కోవాలెంట్ బాండ్ న్ని ఏర్పరుస్తుంది అందువల్ల మనకు తెలుస్తుంది ఇప్పుడు హైడ్రోజన్ అణువు సాధారణ పరిస్థితుల వలే ఉనికిలో ఉండదు కానీ అది హైడ్రోజన్ మాలిక్యూల్ మాత్రమే ఉనికిలో ఉంటుంది ఎందుకంటే హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క శక్తి హైడ్రోజన్ ఆటమ్ యొక్క శక్తి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం పదార్థాల కోసం ఈ విషయాన్ని తయారు చేయవచ్చు పాత రోజుల్లో ఒక మాలిక్యూల్ లోని అణువు ల సంఖ్య చాలా తక్కువగా 10 20 గా ఉండవచ్చు 100 కావచ్చు మనం ఊహించుకుందాం కానీ ఈ రోజు ఉదాహరణకు మీకు లోహ సేంద్రీయ ఫ్రేమ్ పని ఉంది అక్కడ వేల అణువులు ఉంటాయి కాబట్టి అందువల్ల మనం శక్తిని తగ్గించి వాటి ని అంచనా వేయాలి కాబట్టి ఇది డెన్సిటీ ఫంక్షన్ సిద్ధాంతం లేదా స్వీయ స్థిరమైన ఇంధన సిద్ధాంతం లేదా లెక్కల ద్వారా జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో డెన్సిటీ ఫంక్షన్ సిద్ధాంతం గణనలో పాల్గొన్న సమయం మరియు రసాయన శాస్త్రవేత్తల గ్రహణశక్తి కారణంగా ఈ ఇతర విషయాలన్నింటినీ అమలు చేసింది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఎందుకంటే లేదా స్వీయ స్థిరమైన సిద్ధాంతానికి విపరీతమైన గణితం అవసరం ఈ డెన్సిటీ ఫంక్షన్ సిద్ధాంతం గడ్డి మాత్రమే కానీ ఇతర అప్ప్రోక్స్మెషన్స్ ఉన్నాయి కానీ ఇది ఈ రోజు సాధ్యమయ్యే అత్యధిక అప్ప్రోక్స్మెషన్స్ అయితే కాబట్టి ఈ సిద్ధాంతం ఈ విషయాన్ని స్వాధీనం చేసుకుంది మరియు అనేక రసాయన శాస్త్రం ప్రయోగశాలలు ఇప్పుడు వీటిని వాటి పదార్థాలకు ఎలా ఉపయోగించాలి అనే సమస్యను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందో రసాయన శాస్త్రంలో పరిశోధన కొత్త మలుపు తీసుకుంటే మీరు చాలా మంచి సింథటిక్ కెమిస్టులు అయితే సరిపోదు మీరు వాటిని విశ్లేషించడానికి సాధనాలను ఉపయోగించడం సరిపోదు కానీ మీరు కూడా వాటిని అంచనా వేయగలగాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి ఈ రోజు రసాయన శాస్త్రం పరిశోధనలో మారుతున్న పరిస్థితి ఇది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు మాకు చాలా వివరంగా చెప్పారని నేను అనుకుంటున్నాను రెండూ సాంప్రదాయ పరిశోధన రంగాలు మరియు మీకు తెలిసిన చోట ఈ రోజుల్లో రసాయన శాస్త్రంలో పరిశోధన జరుగుతోందని నేను భావిస్తున్నాను నేను కొంచెం వెనక్కి వెళ్లిరసాయన శాస్త్రం విభాగంలో ఎంఎస్ డిగ్రీ లేదా పిహెచ్డి డిగ్రీ కోసం చేరిన విద్యార్థుల సమితిని చూద్దాం మరియు మీరు చాలా మందితో సంభాషించారు వారు వివిధ రకాలైన వివిధ సంస్థల నుండి వచ్చారువారు బాచిలర్స్ డిగ్రీ బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ బహుశా రసాయన శాస్త్రంలో ఉండవచ్చు మరియు తరువాత వారు మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి డిగ్రీ కోసం ఇక్కడ చేరారు తెలుసు కాబట్టి సాధారణంగా వారు ఇక్కడకి వచ్చి చేరినప్పుడు ఈ విద్యార్థులు ఎదుర్కొన్న నిర్దిష్ట ముఖ్యమైన సవాళ్లు ఏమైనా ఉన్నాయా అని మీరు గమనించారా వారు మాస్టర్స్ లేదా పిహెచ్డి డిగ్రీలోకి ప్రవేశించినప్పుడు నా ఉద్దేశ్యంలో వారు కొద్దిగా తక్కువగా చదవాల్సిన రంగాలు ఏమైనా ఉన్నాయా దీని కోసం నా ఉద్దేశ్యం వారు చేరిన తరువాత ఎక్కువ కోర్సులను ఎంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా అధే ప్రాంతాల్లో మరింత శిక్షణ అవసరమా వారిలో సిద్ధాంత పరమైన అభ్యాసం లేదా ప్రయోగాత్మక అనుభవం కొంత వెలితి ఉందా అని మీరు గమనించారా ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును ముఖ్యంగా భారతీయ సందర్భంలో ఇది అవసరం ఎందుకంటే నేను మీకు చెప్పినట్లుగా విశ్లేషణ ఈ రోజు అణు స్థాయిలో ఉండాలి ఇంతకుముందు విశ్లేషణ మిల్లీ మోలార్ లేదా మైక్రో మోలార్పై ఉంది మనకు ఒకే అణువులను గుర్తించవలసి ఉంది కాబట్టి ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ రకమైన పద్ధతులు ఉదాహరణకు XPS లేదా UPS లేదా మరేదైనా పద్ధతి మేము అ వివరాలలోకి వెళ్ళము ఆ వ్యవస్థకి సంబందించిన విశ్లేషణ కూడా అణు స్థాయిలో ఉండాలి ఆ వ్యవస్థ కూడా అణు స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానం భారతీయ విశ్వవిద్యాలయాలలో అందుబాటులో లేదు కాబట్టి పరిశోధన కోసం వచ్చే విద్యార్థులు వారు వాటిని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ రోజు పరిశోధనలో పోటీ ఎక్కువగా ఉంటుందిమరియు వారు చాలా ఎక్కువ ఇంపాక్ట్ జర్నల్స్ లో ప్రచురించాలి లేదా ప్రాచుర్యం పొందిన జర్నల్స్ లో ఇంపాక్ట్ సరైన విషయం కాదు అప్పుడు వారు ఈ పద్ధతులను ఉపయోగించాలి దానికి వేరే మార్గం లేదు నేను మీకు చెప్పిన విధంగానే సిద్ధాంతం కూడా వెలితి ఉంది ఎందుకంటే చాలా విశ్వవిద్యాలయాలలో కంప్యూటింగ్ సౌకర్యాలు అంత ఎక్కువగా లేవు కాబట్టి వారు ఈ విషయాలు నేర్చుకోకపోవచ్చు వారు నేర్చుకున్నప్పటికీ వారు వాటిని అసలు అర్థంలో ఉపయోగించలేకపోవచ్చు ఎందుకంటే ప్రోగ్రామింగ్ మనలో చాలా మందికి బగ్బ్యాక్ ఎందుకంటే మేము ప్రోగ్రామింగ్ నిపుణులు కాదు ఇప్పుడు ఏమి జరిగిందో అది రెండవ విషయం గత విద్యార్థులు చాలా తెలివైనవారు ప్రస్తుత విద్యార్థులు తెలివైనవారు కాదు అని నేను చేప్పను అది ప్రమాణం కాదు ఇక్కడ ప్రస్తుత ప్రమాణం ఏమిటంటే మనతో పోల్చుకుంటే ప్రస్తుత విద్యార్థులకి అనేక అవరోధాలు ఉన్నాయి అందుకే విద్యార్థి వారి దృష్టిని మళ్ళించినప్పుడు వారు ఏకాగ్రత కోల్పోతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఏకాగ్రత తక్కువ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ రోజుల్లో సాధారణంగా చెప్పాలంటే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అదే ప్రతిబింబిస్తుంది ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇప్పుడు విద్యార్థులు కొంచెం వెనకబడి ఉన్నారు లేకపోతే విద్యార్థుల సామర్థ్యం అలాగే ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ విషయం ఏమిటంటే ఈ రోజు కంప్యూటర్ ఉంది మరియు విషయాలు ఉన్నాయి వారు కంప్యూటర్ ను నేర్చుకోవడానికి బదులుగా వారు దానిని ఆడటానికి ఉపయోగిస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇది వాటిలో ఒకటి కానీ రసాయన శాస్త్రం లో కంప్యూటింగ్ వాడకం పరిమితంగా ఉంటుంది అది మెరుగుపరచబడాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి సాధారణంగా ప్రజలు దీనిని గణన కోణంలో ఎక్కువగా ఉపయోగించడం లేదు విశ్వనాథన్ అది ఒక విషయం రెండవ విషయం శోధన సాధనం వంటిది వారు గూగుల్ మరియు అన్ని విషయాలు ఉపయోగించగలరు వారి సాహిత్యం చాలా ఎక్కువగా ఉన్నందున అది ఇప్పుడు సరిపోదు ఎందుకంటే నేను మీకు చెప్తున్నప్పటికీ నేను ఇటీవల రసాయనాలలో ఇంధనం కొరకు కార్బన్ డయాక్సైడ్ అనే పుస్తకం రాస్తున్నాను ఎందుకంటే మనకు బాగా తెలుసు ఎందుకంటే ఇంధనాలు మరియు రసాయనాలు కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ రివర్స్ ప్రక్రియా ప్రొఫెసర్ బి విశ్వనాథన్ రివర్స్ ప్రక్రియా కాబట్టి దీని అర్థం మేము సైకిల్ మూసివేస్తున్నాము గత 10 సంవత్సరాలలో ఈ సాహిత్యం అపారమైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ సరే మేము విజయం సాధించనప్పటికీ ఇలా మార్చడం ఉత్పాదక స్థాయిలో ఇప్పటికీ విజయవంతమైంది కానీ మేము కొన్ని మాలిక్యూల్స్ మార్చడంలో విజయవంతం అయ్యాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కొన్ని CO2 మాలిక్యూల్ లు రసాయనాలు ఉపయోగకరమైన రసాయనాలు కానీ ఈ జ్ఞానం వారికి తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే వారు సవాలును స్వీకరించి వాటిని చేయగలరు ఇది ఒక ఉదాహరణ మాత్రమే మరొక ఉదాహరణ మీరు ఇప్పటికే చెప్పిన ఇంధన కణాలు ఇంధన కణాల విషయంలో ఎలక్ట్రోడ్ లో సమస్యలు ఉనికిలో లేదు ఉనికిలో ఉన్న ఆక్సిజన్ తగ్గింపు వద్ధ ఉన్నా ఎలక్ట్రోడ్ మాత్రమే సమస్య ఉనికిలో ఉంది ఇంధన దహనంలో కాదు అందువల్ల సరైన ఆక్సిజన్ తగ్గింపు ఎలక్ట్రోడ్ రూపకల్పన ఇక్కడ ప్రశ్న ఇప్పటి వరకు మేము ప్లాటినం ఆధారిత ఎలక్ట్రోడ్లను మాత్రమే ఉపయోగిస్తున్నాము కానీ ఇప్పుడు మనం అనేక ఇతర పదార్థాలను ఉపయోగించవచ్చు వాటిలో ఒకటి హెటెరో ఆటమ్ నత్రజని పాస్ మరియు సల్ఫర్ బోరాన్ ప్రత్యామ్నాయ కార్బన్ పదార్థాలను ఆక్సిజన్ తగ్గింపు ప్రతిచర్యకు సులభంగా ఉపయోగించవచ్చు ఇది పోల్చవచ్చు ప్లాటినం మించకూడదు కానీ ఇది ఇప్పటికే ప్లాటినంతో పోల్చదగిన సమయానికి సంబంధించి మెరుగుపరచబడింది అప్పుడు అది చవక ఎలక్ట్రోడ్ అవుతుంది మరియు ఇది వాస్తవం అవుతుంది నేను ఇంతకు ముందే మీకు చెప్పిన రెండవ విషయం నిల్వ నిల్వ కూడా చాలా పెద్ద సమస్య ఉదాహరణకు బ్యాటరీలకు బదులుగా సూపర్ కెపాసిటర్లు ఉపయోగించవచ్చు ఎందుకంటే బ్యాటరీ బరువైన పదార్థం కాబట్టి సూపర్ కెపాసిటర్ కూడా శక్తి మార్పిడి కొరకు సాధ్యమయ్యే సాధనం కానీ విషయం మాత్రమే ప్రశ్నార్థకం ఇప్పుడు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పదార్థాలు కార్బన్ పదార్థాలు కార్బన్ ఆధారిత పదార్థాలు మేము దాని వివరాలలోకి వెళ్ళము తద్వారా ఈ కార్బన్ పదార్థాలు హెటెరో అణువు ల కారణంగా వినూత్నంగా తీసుకురావాలి మరియు నిర్మాణాత్మకంగా వాటిని మరింత స్థిరంగా ఉంచాలి కార్బన్ పదార్థాలు లేయర్డ్ పదార్థాలు లేయర్డ్ పదార్థాలు సూపర్ కెపాసిటర్లను ఉపయోగించడం సాధ్యమే కాని చాల్కోజెనిడ్లు డైచల్కోజెనిడ్స్ సల్ఫర్ కలిగి ఉన్న లేదా ఫాస్ఫరస్ కలిగి ఉన్నవన్నీ భవిష్యత్తులో ఉంటాయి భవిష్యత్తులో కొత్త సూపర్ కెపాసిటర్లు అవుతాయి ఇప్పటి వరకు మనము మాట్లాడిన కాటలసిస్ లేదా ఈ రంగంలోని పదార్థాలు అందువల్ల ఈ రోజు విద్యార్థుల పరిశోధన ఏమిటంటే విద్యార్థులు ఈ క్రొత్త పదార్థాలపై దృష్టి పెట్టగలగాలి మరియు వారు సాంప్రదాయకంగా భావించినందున వారు కొత్త పదార్థాల భావనను ఆలోచించలేకపోతున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఈ పదార్థాల గురించి తెలుసుకోవడానికి చాలా ఎక్కువ చదవడం అవసరం ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీకు తెలిసిన చోట్ల మీరు ఇప్పటికే చాలా ఉదాహరణలు ప్రస్తావించారు ప్రత్యక్ష పరిశ్రమ అనువర్తనాలు ఉండవచ్చు మరియు మీరు ఖచ్చితంగా మాట్లాడుతున్న పెట్రోలియం పరిశ్రమలు ఉండవచ్చు సాధారణంగా MS మరియు PhD డిగ్రీలలో మేము పరిశోధన గురించి ఆలోచిస్తాము ఇది సమయం కంటే ముందే ఆలోచిస్తాము కాబట్టి ఈ సందర్భంలో పీహెచ్డీ రకమైన పరిశోధన కార్యకలాపాలు జరుగుతాయి ఈ రకమైన కార్యాచరణ కార్యక్రమంలో మీరు పరిశ్రమల ప్రమేయం ఎక్కడ చూస్తారు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ పరిశ్రమలో సరే మా కేంద్రం శుద్ధి పరిశ్రమతో వ్యవహరిస్తున్నందున నేను మీకు చెప్పినట్లుగా మేము ఈ రోజు శుద్ధి పరిశ్రమను నిర్వహిస్తున్నాము ఎందుకంటే శుద్ధి పరిశ్రమ భారతదేశంలో ప్రధాన పరిశ్రమ దాదాపు 15 శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి మరియు అవన్నీ ఉన్నాయి శుద్ధి సామర్థ్యం పెరిగినప్పటికీ శుద్ధి పదార్థం ముడి చమురు బేరర్ దిగువన ఉంటుంది అందువల్ల ఉపయోగకరమైన రసాయనాలకు మార్చడం అనేది పెద్ద సమస్య ఉపయోగకరమైన రసాయనాలు మాత్రమే కాదు ఉదాహరణకు బయటకు వచ్చే వ్యర్థ రసాయనాలు ఆ తారు లేదా మరేదైనా వ్యర్థం కాదు కానీ అది అధిక విలువైన వస్తువు కాదు వీలైతే వాటిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఒక రకమైన శుద్ధి ప్రక్రియను కలిగి ఉంటాయి శుద్ధి ప్రక్రియ అంటే ముడి చమురు మీకు కావలసిన మాలిక్యూల్ యొక్క పరిమాణానికి మార్చడం మరియు విలువ కలిగిన మాలిక్యూల్ లను కలిగి ఉండటం కాబట్టి దీనిని ఐసోమైరైజేషన్ అని పిలుస్తారు ఇది గణన కావచ్చు ఇది జోడించడం లేదా సాధారణ సేంద్రియ రసాయన శాస్త్రంలో మనం అధ్యయనం చేసిన రసాయన ప్రతిచర్య కావచ్చు కానీ ఇది చాలా పెద్ద మాలిక్యూల్ అయిన ఈ మాలిక్యూల్ తో చేయాలి కాబట్టి ఈ రోజు పరిశ్రమ దీనిపై పట్టుబట్టింది అదే విధంగా ఔషధ అక్కడ ఔషధ అణువులు ఉదాహరణకు మీరు రక్తపోటు మాలిక్యూలర్ వంటివి పరిగణిస్తే అది బూట్స్ సింథసిస్ లేదా అది ఏమైనా గాని 5 నుండి 6 దశలు అవసరం ఈ విషయాలు ఈ రకమైన పదార్థాలతో పోరస్ పదార్థాలతో ఒకే దశలో తయారవుతాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇబు ప్రొపెన్ను అనేది ప్రాథమిక మాలిక్యూల్ నుండి ఒకే దశలొ సింథసిస్ చేయవచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఈ రోజు దీనిని 5 దశలు లేదా 6 దశల ద్వారా ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఖర్చు తగ్గుతుంది ఖర్చు మాత్రమే కాదు మందులు సులభంగా లభిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అందువల్ల దీని అర్థం ఏమిటంటే మన పరిశోధనను తిరిగి మార్చాలి మేము ఒక రోజులో విజయం సాధించలేము బూట్ సింథసిస్ ఇప్పుడు దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది నేను దానిని ఒక దశలో ప్రవేశపెడితే అందరూ నన్ను చూసి నవ్వుతారు కానీ అది సాధ్యమే సరే కానీ ఆర్థికంగా ఉత్పత్తి చేయాలంటే ఏమి చేయాలి కాబట్టి ఇలా చాలా పనులు చేయవచ్చు సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును కాబట్టి పరిశ్రమలే ప్రత్యక్షంగా ఆసక్తి చూపుతున్నాయని మీకు అనిపిస్తున్న రంగాలు ఇది కొనసాగుతున్న ఒక పరిశోధన కార్యక్రమం ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అదేవిధంగా ఆ ప్రాంతాల్లో మీకు పరిశోధనా కార్యక్రమాలు ఉంటే మరింత పరిశ్రమల పరస్పర చర్చకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులను చూస్తే మాస్టర్స్ మరియు పిహెచ్డి విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వారు పరిశ్రమలో లేదా ఇతర పరిస్థితులలో ఎలాంటి స్థానాలు పొందుతున్నారని మీరు చూస్తారు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సాధారణంగా ప్రొఫెసర్ బి విశ్వనాథన్ మా కేంద్రానికి ఒక విచిత్రమైన స్థానం ఉంది కానీ సాధారణంగా రసాయన శాస్త్రంలో వారు సేంద్రియ రసాయన శాస్త్రవేత్త అయితే రసాయన పరిశ్రమలలో ముఖ్యంగా ఔషధ పరిశ్రమలో అవకాశాలను కనుగొంటారు అతను మెటీరియల్ కెమిస్ట్ అంటే భౌతిక అభివృద్ధి అని అర్థం కానీ నేడు భారతదేశం అనుకూలమైన స్థితిలో ఉంది ఎందుకంటే బహుళ జాతీయులందరికీ భారతదేశంలో వారి ప్రధాన కార్యాలయాలు లేదా సెమీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు షెల్ లేదా సాబీ లేదా ఏదైనా GM GE లేదా VPNG కూడా ఏదైనా వారు భారతదేశంలో నే ఉన్నారు మరియు అందువల్ల వారికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు ఈ రకమైన అవకాశం భారతదేశానికి అందుబాటులో లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ భారతీయులు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ భారతదేశం వారు విదేశాలలో పరిశోధన స్థానాలు లేదా విదేశాలలో ఉపాధి కోసం మాత్రమే చూడాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ విదేశాలలో ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును నేడు భారతదేశంలో సమానమైన ఉద్యోగాలు సాధ్యమే కాబట్టి ఇది ఇతర విషయాలలో ఒక సమస్య కాదు కానీ రసాయన శాస్త్రవేత్తలకు సంబందించి రాబోయే 20 30 సంవత్సరాలలో నాకు ఎటువంటి సమస్య కనిపించడం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే రసాయన శాస్త్రంలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా హృదయపూర్వక విషయం ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును అవసరమైన ప్రేరణతో వారు కలిగి ఉంటే వారు ఈ విషయాలలో దేనికైనా సులభంగా సరిపోతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మరింత ప్రాపంచికంగా చెప్పాలంటే విద్యార్థులు వచ్చినప్పుడు నేను ఎంత తరచుగా అర్థం చేసుకున్నాను మరియు మీరు ఇప్పుడు మాస్టర్స్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్కు చేరుకుంటారు వారు తరచూగా చెపే ఒక విషయం ఏమిటంటే తరగతి గది అభ్యాసం కానీ తోటివారితో సంభాషించడం మీ సలహాదారుతో సంభాషించడం మీ సలహాదారుతో సంభాషించడం మీకు తెలుసు ఇవి వాస్తవానికి వారి అభ్యాస ప్రక్రియకు చాలా దోహదపడతాయి కాబట్టి మీ అనుభవంలో విద్యార్థి వారి మార్గదర్శకులను ఎంత తరచుగా కలుసుకోవాలి లేదా ఆ ప్రక్రియ ఎలా సాగాలి మీరు ఏమి సిఫార్సు చేస్తారు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ సరే ఇది భారతీయ విద్య యొక్క ప్రధాన సమస్యలలో ఒకటి నేను ఈ విషయం చెప్పడానికి క్షమించండి కానీ ఇది ఒక వాస్తవం మీరు తరగతి గదిలో అభ్యాసం చేస్తునప్పుడు ఉపాధ్యాయుడు లేదా ప్రొఫెసర్ వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు మరియు వారి అవరోధాన్ని దాటి అది ఆ విద్యార్థికి ఉపన్యాసం చేరుకుంది అని తెలుసుకోవడానికి అతనికి సమయం లేకపోవచ్చు ఇది విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి కూడా నిరోధిస్తారు కాబట్టి ఇది చాలా పెద్ద బ్యాలెట్ కాబట్టి నేను సూచించేది ఉపన్యాసాలు మరియు కోర్సులు ఇవ్వడానికి బదులుగా కోర్సులు పరస్పర చర్చ వలె ఉండాలి ప్రశ్నలు రెండు వైపులా ఉండాలి ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇవ్వడానికి బదులుగా ప్రశ్నలు అడగవచ్చు గతంలో కలవరపరిచే విషయం ఏమిటంటే సిలబస్ని ముగించడం ఇప్పుడు సిలబస్ను ముగించడం అనేది ప్రమాణం కాదు ఈ సిలబస్ను మీరు ఎలా గ్రహించారు అనేది ప్రశ్న ఎందుకంటే మీ కెరీర్లో మీరు దాన్ని ఉపయోగించుకోబోతున్నారు అందువల్ల తరగతి గది అంటే మీ తరగతిలో ఉపన్యాసం 60 నిమిషాలు అంతటా 60 ప్రశ్నలు ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇది వారిద్దరి మధ్య ఉంటుంది ఇది భారతీయ విద్యలో భారతదేశంలో రావాల్సిన ఒక విషయం ఇది అస్సలు కాదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇది తక్కువగా పరిగణించబదినది ఇది కొంచెం క్కువగా పరిగణించబదినది కానీ విద్యార్థి సలహాదారు పరస్పర చర్చ ఉండాలి ప్రొఫెసర్ బి విశ్వనాథన్ సలహాదారు అన్ని సమయాలలో అందుబాటులో ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్అన్నీ సమయాలలో ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అంటే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సలహాదారుడు సులభంగా అందుబాటులో ఉండడం ముఖ్యం ప్రొఫెసర్ బి విశ్వనాథన్ మరియు అతను విద్యార్థులను సమానంగా చూడాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఎందుకంటే అతన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉంచకూడదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ లేదా గౌరవప్రదంగా రెండు పరిస్థితులలోనూ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఆ గౌరవం స్వాభావికంగా ఉండాలి దీన్ని బయట చూపించకూడదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇది పరస్పర చర్యను మరింత ప్రభావవంతం చేస్తుంది ప్రొఫెసర్ బి విశ్వనాథన్ విద్యార్థులు అతనిని నిరోధించే విషయాన్ని అతనికి చెప్పగలగాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తప్పకుండా విశ్వనాథన్ అంటే భారతీయ పరిస్థితిలో ఈ గురు శిష్య పరిస్థితి నిజంగా అదే శిష్యుడు గురువుతో ఏదైనా అడగగల సామర్థ్యం కలిగి ఉండాలి గురువు కూడా శిష్యుడిని ఏదైనా అడగగలడు ఒక విధంగా ఈ మధ్య ఇలా జరగడం లేధు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి అది విలువైన విషయం విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అదేవిధంగా సంబంధిత కోణంలో ప్రజలు కొలవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి విద్యార్థులు ఎలా పని చేశారో మీకు తెలుసు పరిశోధనా కార్యకలాపాలు మీకు తెలుసు సాధారణంగా మేము కేవలం ప్రచురణలను సూచిస్తాము పైన మరియు పైన పరిశోధకులుగా వారు ఎంతగా అభివృద్ధి చెందారో మీకు తెలుసు కొలవడానికి మీరు విద్యార్థులను చూసే ఇతర మార్గాలు ప్రచురణలు ఉన్నాయి విశ్వనాథన్ సరే ఇది మా కేంద్రంలో ఒక విషయం ఉదాహరణకు మేము సాధన చేస్తున్నాం నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను మీకు కూడా ఈ ఉదాహరణ బాగా తెలుసు ఉదాహరణకు అమ్మోనియా సింథసిస్ ను ఫ్రిట్జ్ హేబర్ ప్రతిపాదించినప్పుడు అతని గురువు ఎర్నెస్ట్ ఎర్నెస్ట్ వ్యక్తీకరణ ఎర్నెస్ట్ థర్మోడైనమిక్స్ పెట్టి అది అసాధ్యమని అన్నారు కాబట్టి మీరు దీనిపై పని చేయలేరు అయితే అది ఉన్నప్పటికీ హేబర్ దానిపై పనిచేశాడు మరియు ఒక బిఎస్ఎఫ్ తో అమ్మోనియా సింథసిస్ పొందాడు అది ప్రమాణం కాదు అమ్మోనియా సింథసిస్ లేని చో ప్రపంచ జనాభా సగం లేదా మూడింట ఒక వంతు ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజలందరికీ ఆహారాన్ని అందించింది అందుకే ప్రపంచ జనాభా పెరిగింది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇప్పుడు మేము అడిగిన ప్రశ్న రసాయనాలకు CO2 థర్మోడైనమిక్గా సాధ్యం కాదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి ఉదాహరణకు మేము ఈ CO2 సమస్యని పరిగణించాము హేబర్ అమ్మోనియా సింథసిస్ చేయగలిగితే మనం కార్బన్ డయాక్సైడ్ ద్వారా ఎందుకు రసాయనాలకు చేయలేము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కెమికల్స్ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి మేము ఈ రకమైన ప్రశ్నలను విద్యార్థులను అడిగి పరిశోధనపై ఆసక్తిని కలిగిస్తాము ఎందుకంటే ఈ పరిశోధకులు వెంటనే ఫలితాలను ఇవ్వలేవు కాబట్టి వారు నిరుత్సాహపడకూడదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే విశ్వనాథన్ వారు సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ రోజు ఈ విధంగా విద్యార్థులను ప్రేరేపించాలి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు సూపర్ కెపాసిటర్లు నేను మీకు చెప్పినట్లుగా కార్బన్ పదార్థాలలో హీటిరో అణువును అమర్చడం ఇప్పుడు తెలిసింది కానీ మేము 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు కార్బన్కు నత్రజనిని ప్రత్యామ్నాయం చేయవచ్చని ఎవరూ అనుకోలేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఎందుకంటే నత్రజని 5 వాలెన్స్ కార్బన్ 4 వాలెన్స్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాలెన్స్ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి అటువంటి ఘన స్థితి పదార్థం సాధ్యం కాదు ఇప్పుడు కూడా చాలా ఘన స్థితి రసాయన శాస్త్రం దానితో ఏకీభవించదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కానీ ఆ రకమైన విషయాలు సాధ్యమే కాబట్టి ఒకరు అసాధారణంగా ఆలోచించవచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు అసాధారణమైన ఆలోచన ప్రక్రియ కోసం చూస్తున్నారు విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ లేదా ఆ ప్రక్రియలను ప్రేరేపించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఆ ప్రక్రియలను ప్రేరేపించండి మరియు వారు మీ నుండి భిన్నంగా ఆలోచిస్తున్నారు అనే భావనను మీకు ఇస్తుంది అదే దారిలో ఉంచడం మీకు తెలుసు ఆపై అవి అందువల్ల ఒక పరిశోధనా ప్రక్రియగా వారు నేర్చుకుంటున్న విషయం మీపై చాలా ఆసక్తికరమైన అంతర్దృష్టి వారు సంప్రదాయబద్ధంగా చెప్పిన పారామితులు వెలుపల ఎలా ఆలోచించాలో తెలుసు మరియు అది పరిశోధకులుగా ఎదగడానికి సహాయపడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం ద్వారా ముగించాలనుకుంటున్నాను అక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎవరు పరిశీలిస్తున్నారు మీకు రసాయన శాస్త్రం మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి డిగ్రీలో ముందస్తు డిగ్రీలు తెలుసు కాబట్టి రసాయన శాస్త్రంలో ఉన్నత డిగ్రీలను ఆశించే ఈ రకమైన ఆసక్తి ఉన్న విద్యార్థులకు మీ సలహాలు ఏమిటి విశ్వనాథన్ సరే రసాయన శాస్త్రంని సాధారణంగా సబ్స్ట్రేట్ డిజైన్గా పరిగణిస్తారు ఫిజిక్స్ ఎథిక్స్ మరియు రసాయన శాస్త్రం కంటే ఫిజిక్స్ చాలా ప్రాథమికమైనవి ప్రజలు అదే అనుకుంటే కానీ నేను మీకు చెప్పినట్లుగా విద్యార్థులకు మొదటి విషయం ఉండాలి విశ్లేషణాత్మక నైపుణ్యాలు అటామిక్ నైపుణ్యం రావాలి మోలార్ లేదా మిల్లీ మోలార్ లేదా మైక్రో మోలార్ కాదు అది అటామిక్ నైపుణ్యానికి రావాలి ఇప్పుడు మనం అటామిక్ స్కేల్కు వస్తున్నప్పుడు ప్రోబ్స్ కూడా మారాలి ఎలక్ట్రో రసాయన శాస్త్రం ఇప్పుడు నానో స్కిల్ చేయగలదు కానీ మనకు కావలసింది పికో స్కేల్ లేదా ఫెమ్టో స్కేల్ 10 టు ధ పవర్ ఆఫ్ 12 లేదా 10 టు ధ పవర్ ఆఫ్ మైనస్ 15 మోలార్ కాన్సన్ట్రెసన్ ఇప్పుడు అలాంటి సవాలును చేపట్టడంలో విద్యార్థులకు చైతన్యం ఉండాలి రెండవ విషయం ఏమిటంటే రసాయన శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ గణితానికి భయపడితే ఇప్పుడు ఈ రోజు గణితం మాత్రమే నేటికీ లేదా గణిత శాస్త్రజ్ఞులకు కాని వారికి గణితం ఒక భాష మాత్రమే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గణిత శాస్త్రవేత్తలకు గణితంస్వచ్ఛమైన గణితం కానీ మిగతా వారందరికీ ఇది ఒక భాష మాత్రమే నేను 4 చెప్పాలనుకుంటే నేను 2 2 4 అని చెప్పగలను కాబట్టి అది అలా ఉండాలి కాబట్టి మనమందరం ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ దాన్ని ఆలింగనం చేసుకోండి ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇతర శాస్త్రవేత్తలు గణితాన్ని ఆలింగనం చేసుకోండి వారు అలా చేస్తే వారు ప్రదర్శన చేయగలుగుతారు నేను మీకు DFD లేదా HR టైమ్ 3056 చూడండి స్వీయ స్థిరంగా కూడా సులభం అవుతుంది కానీ దురదృష్టవశాత్తు మా క్వాంటం మెకానిక్స్ రసాయన శాస్త్రవేత్తలకు నేర్పించే వ్యక్తులు వారు వెంటనే రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు వాటి పరిష్కారానికి వెళతారు మరియు ఆ విషయాలు అన్ని పరిష్కారాల యొక్క భౌతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్తాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి ఈ రకమైన విషయాలు వారు ఎక్కువగా తీసుకోకూడదు వారు గణిత వ్యక్తీకరణలు యొక్క విశ్లేషణాత్మక పరిష్కారాల కోసం వెతకాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అప్పుడు వారు మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు కాబట్టి రసాయన శాస్త్రం లేదా ఫిజిక్స్ లేదా నేచురల్ సైన్సెస్ లేదా ఫిజికల్ సైన్స్ కూడా సవాలు చేసే పని అని నేను అనుకోను ఇది చాలా వినోదాత్మక మరియు ఆసక్తికరమైన పని ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి విశ్వనాథన్ కాబట్టి విద్యార్థులు అనుభూతి చెందాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సౌకర్యవంతమైన ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ఇంజనీరింగ్ వాటిలో ఒకటి నేను దీన్ని ఖండించడం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తప్పకుండా ప్రొఫెసర్ బి విశ్వనాథన్ మీరు దీన్ని ఆచరణ చేస్తున్నందున ఇటుక మరియు మోర్టార్తో భవనం నిర్మించటానికి బదులు MOF మెటల్ సేంద్రీయ ఫ్రేమ్ పని అణువులలో నిర్మిస్తున్న ఉదాహరణ ఇదే కాబట్టి పోరస్ ఘనపదార్థాలు కూడా ఒక పదార్థాన్ని మాత్రమే నిర్మిస్తున్నాయి కాబట్టి సాధారణంగా రసాయన శాస్త్రం సైన్స్ ఈనాటి కన్నా ఆసక్తికరంగా ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ లేదా అది ఏమిటో గ్రహించవచ్చు ప్రజలు దానిపై ఉన్న ఆసక్తిని వెంటనే గుర్తించడం కంటే ఎక్కువ సవాళ్లను గ్రహించవచ్చు ప్రొఫెసర్ బి విశ్వనాథన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఆసక్తి ఉన్న విద్యార్ధి నేను భావిస్తున్నాను వారు దానిని వేరు చేయడం నేర్చుకొని మరియు వారి భయాన్ని దూరం చేసి దాన్ని మరింతగా ఆలింగనం చేసుకోవడం మీకు తెలిస్తే వారు మీకు హృదయపూర్వకంగా తెలుసు వారు మాస్టర్స్ లేదా పిహెచ్డి డిగ్రీకి మరింత సౌకర్యవంతంగా సరిపోతారు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ విశ్వనాథన్ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మేము మిమ్మల్ని కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది ఈ చర్చలో మేము మిమ్మల్ని కలిగి ఉండటం ఒక విశేషం విశ్వనాథన్ చాలా ధన్యవాదాలు